మనము ట్రాన్స్ఫార్మర్స్ అనే తదుపరి అంశం ప్రారంభించబోతున్నాము ప్రాథమికంగా మనము ట్రాన్స్ఫార్మర్ కింద కవర్ చేయబోయే అంశం ఈ రోజు నేను మొదటగా చెప్పబోయేది అప్లికేషన్ కన్స్ట్రక్షన్ ఆధారంగా ట్రాన్స్ఫార్మర్స్ టైప్స్ మరియు సింగిల్ ఫేజ్ మరియు త్రీ ఫేజ్ గురించి చెప్తాను ఇవి మనం మాట్లాడబోయే వివిధ రకాలు ఈ ప్రాసెస్ లో మనము అప్లికేషన్స్ గురించి కూడా మాట్లాడుతాము కావున మనము అప్లికేషన్స్ గురించి కూడా చెప్పుకుంటాము తర్వాత మనము ట్రాన్స్ఫార్మర్ EMF సమీకరణం గురించి చెప్పుకుంటాము EMF సమీకరణం గురించి మాట్లాడిన తరువాత మనము V1V2N1N2 గా ఎందుకు కలిగి ఉన్నామో స్పష్టమవుతుంది మనము ఓల్టేజ్ మరియు కరెంట్ సంబంధాల గురించి మాట్లాడుతాము కావున తదుపరి మనం మాట్లాడబోయే విషయం వోల్టేజ్ మరియు కరెంట్ సంబంధాలు దీని తరువాత మనం ఐడియల్ మరియు నాన్ ఐడియల్ ట్రాన్స్ఫార్మర్ మరియు తరువాత ఫేజార్ డయాగ్రమ్ గురించి మాట్లాడుతాము ఇది ఒక క్రమం ప్రకారం దీని తరువాత మనం ఇంకా ఏమి చర్చిస్తాము అనే దాని గురించి ఆలోచిద్దాము కాబట్టి నేను ఐడియల్ మరియు నాన్ ఐడియల్ ట్రాన్స్ఫార్మర్ను కవర్ చేస్తాను ఇది మనల్ని ఈక్వివలెంట్ సర్క్యూట్కు మరియు మొదలగు వాటికి తీసుకువెళుతుంది ట్రాన్స్ఫార్మర్ యొక్క ప్రధాన అప్లికేషన్ వోల్టేజ్ ను స్టెప్ అప్ మరియు స్టెప్ డౌన్ చేయడం మరియు ఇది ట్రాన్స్మిషన్ మరియు డిస్ట్రిబ్యూషన్ లో ఉపయోగించబడుతుంది కాబట్టి సాధారణంగా మనం ఉత్పత్తి చేసే వోల్టేజ్ స్థాయి 11 నుండి 30 kV వరకు ఉంటుంది వాస్తవానికి నేను 15 నుండి 30 kV అని చెప్పాలి స్లాట్ లోపల ఉంచబడిన వైండింగ్ చుట్టూ నేను ఉంచాల్సిన ఇన్సులేషన్ల కారణంగా పరిమితి ఉంది నేను మెషీన్లో స్లాట్లు కలిగి ఉండి మరియు నేను కండక్టర్లను లోపల పెట్టినప్పుడు కండక్టర్ చాలా ఎక్కువ వోల్టేజ్ కలిగి ఉంటే నేను దానిని స్లాట్ల నుండి ఇన్సులేట్ చేయాలి నేను వోల్టేజ్ను చాలా ఎక్కువ చేస్తే ఇన్సులేషన్ మరింత మందంగా మారుతుంది తద్వారా చాలా ఎక్కువ వోల్టేజ్లను కలిగి ఉండకుండా నన్ను నిరోధిస్తుంది ఇన్సులేషన్ అనేది నిషేధించేంత మందంగా మారుతుంది కాబట్టి నేను దానిని స్లాట్ల లోపల సరిగ్గా ఉంచలేను మరియు దీని కారణంగా మనము సాధారణంగా ఎట్టి పరిస్థితుల్లోనూ 30 kV కన్నా తక్కువకు పరిమితం చేస్తాము కాని నేను 30 kV వద్ద పవర్ ను ట్రాన్స్మిషన్ చేయడానికి ప్రయత్నిస్తే కరెంటు చాలా ఎక్కువ అవుతుంది దీని కారణంగా నేను తప్పనిసరిగా వోల్టేజ్ను పెంచాల్సిన అవసరం ఉంది తద్వారా చాలా ఎక్కువ పవర్ ను ట్రాన్స్మిషన్ చేసినప్పటికీ కరెంటును పరిమితుల్లో ఉంచగలుగుతాను కాబట్టి మనము ట్రాన్స్మిషన్ సామర్థ్యం గురించి మాట్లాడినప్పుడు మన పవర్ గ్రిడ్ యొక్క మొత్తం జనరేషన్ సామర్థ్యం ప్రస్తుతం దాదాపు 210 GW ప్రతిరోజూ కలపడుతున్న అన్ని రెన్యువల్ జనరేషన్ లను కలుపుకొని కాదు కాబట్టి 210 GW పవర్ దేశవ్యాప్తంగా అన్ని సమయాలలో ట్రాన్స్మిషన్ చేయబడుతోంది కాబట్టి మీరు దీనిని తక్కువ వోల్టేజ్ స్థాయిలో ట్రాన్స్మిషన్ చేయాలని అనుకుంటే అది అనూహ్యంగా ఎక్కువ కరెంట్గా ఉంటుంది ఇది మనము సాధారణంగా వోల్టేజ్ను స్టెప్ అప్ చేయడానికి ఒక కారణం కాబట్టి నేను చెప్పే మొదటి అప్లికేషన్ ట్రాన్స్మిషన్ కోసం స్టెప్ అప్ చేయడం మరియు చాలా స్పష్టంగా నేను డిస్ట్రిబ్యూషన్ కోసం స్టెప్ డౌన్ చేయాలి ఎక్కువగా ఈ రెండు సింగిల్ ఫేజ్ లో కాకుండా త్రీ ఫేజ్ లో జరుగుతాయి డొమెస్టిక్ లెవల్లో డిస్ట్రిబ్యూషన్ మాత్రమే సింగిల్ ఫేజ్ కాన్ఫిగ్రేషన్ లో జరుగుతుంది మరియు ఏదైనా ఇండస్ట్రియల్ ఉపయోగం కోసం ట్రాన్స్మిట్ చేయబడే పవర్ అంతా త్రీ ఫేజ్ లో ఉంటుంది సబర్బన్ రైలు వ్యవస్థ దీనికి మినహాయింపు సాధారణంగా మీరు బొంబాయిని లేదా చెన్నై ని చూస్తే అక్కడ ఉన్నది చాలా పాత సబర్బన్ రైలు సిస్టం అక్కడ ఒక స్టేషన్ లేదా ఒక ప్రాంతం నుండి ప్రజలను మరొక ప్రాంతానికి తీసుకువెళుతుంది చాలా వరకు ఇది సింగిల్ ఫేజ్ లో ఉంది ఇది త్రీ ఫేజ్ లో లేదు అయితే పవర్ సామర్థ్యం చాలా ఎక్కువ ఇది సాధారణంగా 25 kV అక్కడ ట్రాన్స్మిట్ చేయబడుతున్నది 25 kV ఎలక్ట్రిక్ ఇంజిన్ అని పిలువబడే రైల్వే కారులో అది స్టెప్ డౌన్ చేయబడుతుంది మరియు అక్కడ ఒక రెక్టిఫైయర్ ఉంటుంది అది దానిని DC గా మారుస్తుంది మరియు DC మోటార్లు DC సిరీస్ మోటారు ఎలక్ట్రిక్ వాహనాన్ని నడుపుతుంది అదే బొంబాయిలో జరిగింది అదే పాత సిస్టం కొత్తగా ACకి కొంత కన్వర్షన్ జరిగింది ఉదాహరణకు మీరు బొంబాయిలోని వెస్ట్రన్ రైల్వే మార్గాన్ని పరిశీలిస్తే అది చాలా వరకు ఇప్పుడు ACగా మార్చబడింది అయితే మీరు బొంబాయిలో సెంట్రల్ వైపు చూస్తే రైల్వే మార్గం ఎక్కువగా DC లో ఉంది కాబట్టి ట్రాన్స్మిట్ చేయబడిన AC పవర్ DC గా మార్చబడుతుంది మరియు DC మోటార్ వాహనాన్ని నడుపుతోంది నేను DC ద్వారా అని చెప్తున్నది ఇదే ప్రాథమికంగా డ్రైవ్ ట్రైన్ DC డ్రైవ్ ట్రైన్ ఈ ప్రత్యేక రైల్వే విద్యుదీకరణ సింగిల్ ఫేజ్ AC సహాయంతో జరుగుతుంది ఎందుకంటే రిటర్న్ మార్గం అస్సలు లేదు రిటర్న్ కండక్టర్ అస్సలు లేదు మరియు రైలు రిటర్న్ కండక్టర్గా పనిచేస్తుంది సాధారణంగా ఓవర్ హెడ్ ట్రాన్స్మిషన్ లైన్ అయిన ఒక లైన్ ఇలా ఉంటుంది మరియు U ఆకారపు కండక్టర్ ట్రైన్ నుండి తాకినట్లు మీరు చూడగలరు కాబట్టి ఇది వాస్తవానికి మీ ట్రైన్ ఇవి చక్రాలు నేను రెప్రజెంట్ చేయడానికి ప్రాథమికంగా ఒక డయాగ్రమ్ ను ఆర్బిటరీగా గీస్తున్నాను కాబట్టి ఈ ప్రత్యేకమైన విషయాన్ని సాధారణంగా పాంటోగ్రాఫ్ అంటారు పాంటోగ్రాఫ్ ప్రాథమికంగా ఒక రకమైన బ్రష్డ్ అమరిక ఇది వాస్తవానికి కొన్ని ప్లాస్టిక్ బేకలైట్ మరియు మొదలైన వాటి ద్వారా ఇన్సులేట్ చేయబడిన మందపాటి కండక్టింగ్ మెటీరియల్తో తయారవుతుంది మరియు తరువాత U ఆకారపు కండక్టర్ను కలిగి ఉంటుంది ఇది వాస్తవానికి ఓవర్హెడ్ ట్రాన్స్మిషన్ లైన్ పై ఎలక్ట్రిసిటీని సేకరించడానికి స్లైడ్ అవుతుంటుంది కాబట్టి ఇది మాత్రమే రైల్వే విద్యుదీకరణ జోన్ అంతటా ఉపయోగించబడుతున్న కండక్టర్ కాబట్టి ఇది మనం ఉపయోగించే కండక్టర్ లేదా ఓవర్ హెడ్ కండక్టర్ మరియు ఇక్కడ ఉన్న రైలు మన రిటర్న్ కండక్టర్గా ఉంటుంది కాబట్టి ప్రాథమికంగా ఇది భారీ మొత్తంలో కాపర్ ను ఆదా చేయబోతోంది దీని కారణంగానే ట్రాక్షన్ అప్లికేషన్ కోసం సింగిల్ ఫేజ్ ట్రాన్స్మిషన్ మాత్రమే ఉపయోగించబడుతోంది ఎలక్ట్రిక్ కారు లోపల అక్కడ ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది మరియు సాధారణంగా ఒక రెక్టిఫైయర్ కూడా ఉంటుంది అవి రెండూ DC మోటారు డ్రైవ్తో పాటు అక్కడ ఉంటాయి ఇది మొత్తం సిస్టం డ్రైవ్ అయ్యే విధానము కాబట్టి ట్రాన్స్మిషన్ కోసం స్టెప్ అప్ చేస్తున్న ఈ ట్రాన్స్ఫార్మర్ను సాధారణంగా పవర్ ట్రాన్స్ఫార్మర్ అని పిలుస్తాము అయితే మనం డిస్ట్రిబ్యూషన్ కోసం ఉపయోగించే వాటిని డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ అని పిలుస్తాము కాబట్టి పవర్ ట్రాన్స్ఫార్మర్లు సాధారణంగా జనరేటర్ నుండి వోల్టేజ్ను పెంచుతాయి మరియు డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు ట్రాన్స్మిషన్ లైన్ నుండి వోల్టేజ్ ను స్టెప్ డౌన్ చేసి మీ డొమెస్టిక్ అప్లికేషన్ లేదా ఇండస్ట్రియల్ అప్లికేషన్లకు పంపుతాయి ఫంక్షనాలిటీ పరంగా సంబంధిత జనరేటర్ ఉత్పత్తి చేస్తున్నప్పుడు మాత్రమే పవర్ ట్రాన్స్ఫార్మర్లు పనిచేస్తాయి కొన్ని కారణాల వల్ల జనరేటర్ షట్ డౌన్ చేయబడింది అనుకుంటే బహుశా నిర్వహణ కోసం బహుశా ఫాల్ట్ ఉండవచ్చు బహుశా ఏదేని ప్రైమ్ మూవర్ రిపేర్ అయి ఉండవచ్చు ఏదో తప్పు జరిగి ఉండవచ్చు కాబట్టి మీరు జనరేటర్ను ఆపి వేస్తున్నారు మీరు జనరేటర్ను ఆపి వేస్తుంటే ట్రాన్స్ఫార్మర్ ఎనర్జైజ్ కాదు కాబట్టి సంబంధిత జనరేటర్ పనిచేస్తున్నప్పుడు మాత్రమే పవర్ ట్రాన్స్ఫార్మర్లు పనిచేస్తాయి మరియు ఇది దాని పూర్తి సామర్థ్యానికి దాదాపుగా 100 శాతం లోడ్ వద్ద పనిచేస్తుంది ఇది 200 MVA జనరేటర్ అని నేను చెబితే సాధారణంగా అది ఎల్లప్పుడూ 200 MVA కి అనుగుణమైన పవర్ ని పంపిణీ చేస్తుంది కాబట్టి సాధారణంగా పవర్ ట్రాన్స్ఫార్మర్లు జనరేటర్తో పాటు వాటి పూర్తి సామర్థ్యానికి పనిచేస్తాయి అయితే డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ 24 7 అన్ని సమయాలలో సంవత్సరంలో 365 రోజులు పని చేస్తుంది నా దగ్గర LHCకి పవర్ సరఫరా చేస్తున్న డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ ఉందని అనుకుందాము ఒకవేళ ఒకే తరగతి జరుగుతున్నప్పటికీ నేను ట్రాన్స్ఫార్మర్ను ఎనర్జైజ్ చేయాలి ఏ తరగతులు జరగకపోయినా కూడా ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు అని ఊహించి చాలా సార్లు అది పని చేసేలా చేస్తాను అదేవిధంగా ఏదైనా డొమెస్టిక్ వాతావరణంలో నేను లొకాలిటీని పరిశీలిస్తే అన్ని సమయాల్లో అన్ని లోడ్స్ ఆన్ లో ఉంటాయి అని చెప్పలేను కనీసం ఒక కస్టమర్ పవర్ ని కోరుకుంటున్నప్పటికీ నేను దేనిని స్విచ్ ఆఫ్ చేయలేను కాబట్టి డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు సాధారణంగా రోజుకు 24 గంటలు సంవత్సరంలో 365 రోజులు ఎనర్జైజ్ చేయబడతాయి కాబట్టి డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు 100 శాతం లోడ్తో పనిచేస్తాయనే గ్యారెంటీ లేదు వాస్తవానికి ఇది దాని రేటెడ్ విలువ కంటే చాలా తక్కువగా ఉండవచ్చు కాబట్టి మీరు ప్రాథమికంగా ఈ వ్యత్యాసాన్ని తరువాత డిజైన్ ఎఫిషియన్సీ క్యాలిక్యులేషన్ మరియు అలాంటి వాటి ద్వారా చూడబోతున్నారు మనము దీనిని తరువాత చూస్తాము కాబట్టి ఇవి ట్రాన్స్ఫార్మర్ కోసం నేను మాట్లాడిన రెండు నిర్దిష్ట అప్లికేషన్లు అవే కాకుండా నేను ఇంపెడెన్స్ మ్యాచింగ్ కోసం ట్రాన్స్ఫార్మర్ కలిగి ఉండవచ్చు మీరు మ్యాగ్జిమం పవర్ ట్రాన్స్ఫర్ అని పిలువబడే దాని గురించి చదివి ఉండాలి సోర్స్ ఇంపెడెన్స్ RsjXs అని నేను చెబితే ఇది సోర్స్ ఇంపెడెన్స్ లోడ్ ఇంపెడెన్స్ వాస్తవానికి RL jXL అయితే నేను RsRL మరియు Xs XL గా కలిగి ఉన్నప్పుడు నేను మ్యాగ్జిమం పవర్ ట్రాన్స్ఫర్ కలిగి ఉంటానని చెప్పగలను కాబట్టి నేను సోర్స్ మరియు లోడ్ మధ్యలో ఒక ట్రాన్స్ఫార్మర్ను కలిగి ఉన్నప్పుడు టర్న్స్ యొక్క నిష్పత్తిని బట్టి లోడ్ ఇంపెడెన్స్ మరియు సోర్స్ ఇంపెడెన్స్లు సరిపోలినట్లుగా నేను పరిస్థితిని సృష్టించగలను లేదా తయారు చేయగలను సెకండరీ వైపు ఉన్న ఇంపెడెన్స్ ఏదైనా నేను దానిని ప్రైమరీ వైపు నుండి చూసినప్పుడుN1N22 రెట్లు సెకండరీ వైపు ఇంపెడెన్స్ కు సమానంగా ఉంటుంది కాబట్టి తగిన టర్న్స్ నిష్పత్తిని కలిగి ఉండటం ద్వారా లోడ్ ఇంపెడెన్స్ మరియు సోర్స్ ఇంపెడెన్స్లు మ్యాచింగ్ అయ్యే పరిస్థితిని నేను సృష్టించగలను ఇది చాలా ఎలక్ట్రానిక్ సర్క్యూట్లలో తరచుగా జరుగుతుంది తద్వారా సోర్స్ నుండి లోడ్ కు గరిష్ట మొత్తంలో పవర్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది ఎందుకంటే అందుబాటులో ఉన్న పవర్ చాలా తక్కువగా ఉంటుంది మరియు నేను ఎంత సాధ్యమైతే అంత పవర్ లోడ్కి బదిలీ చేయాలి అనుకుంటున్నాను కాబట్టి నేను ఇంపెడెన్స్ను మ్యాచ్ చేయాలి అనుకుంటున్నాను ఇది ట్రాన్స్ఫార్మర్ యొక్క అప్లికేషన్లలో ఒకటి నేను చెప్పే మరో అప్లికేషన్ ఐసోలేషన్ ఐసోలేషన్ అనేది హై వోల్టేజ్ మరియు లో వోల్టేజ్ మధ్య ఉంటుంది నేను వాటి గ్రౌండ్స్ మధ్య కొంత సపరేషన్ ఉంచాలి అనుకుంటున్నాను అవి ఒకే గ్రౌండ్ కు కనెక్ట్ చేయబడాలని నేను కోరుకోవడం లేదు కాబట్టి హై వోల్టేజ్ సోర్స్ కోసం మీరు చేసే ఎర్తింగ్ లేదా గ్రౌండింగ్ లో వోల్టేజ్ వైపు నుండి ట్రాన్స్ఫార్మర్ సహాయంతో వేరు చేయబడుతుంది ఎందుకంటే ట్రాన్స్ఫార్మర్ కు డైరెక్ట్ ఎలక్ట్రికల్ కనెక్షన్ లేదు అది ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ద్వారా మాత్రమే కలిపి ఉంచబడింది ఇది మ్యాగ్నెటిక్ కప్లింగ్ మాత్రమే కాబట్టి హై వోల్టేజ్ వైపు నుండి లో వోల్టేజ్ వైపు లేదా లో వోల్టేజ్ వైపు నుండి హై వోల్టేజ్ వైపుకు నేరుగా కరెంట్ ప్రవాహం ఉండదు కాబట్టి అవి కండక్టివ్లీ కనెక్ట్ చేయబడవు అవి కండక్టర్ ద్వారా కనెక్ట్ చేయబడవు కాబట్టి ఒక వైపు ఏదైనా తప్పు జరిగితే అది మరొక వైపు జరగదు లేదా దానిని ప్రభావితం చేయకపోవచ్చు కాబట్టి నేను లో వోల్టేజ్ వైపు నుండి హై వోల్టేజ్ వైపు లేదా లో పవర్ వైపు నుండి హై పవర్ వైపు వేరుచేయాలనుకుంటున్నాను ఉదాహరణకు నేను DC మోటారు యొక్క వేగాన్ని నియంత్రిస్తుంటే DC మోటారుకు పవర్ గా నేను సరఫరా చేస్తున్నది కిలోవాట్ స్థాయిలో ఉండవచ్చు కాని నేను DC మోటారుకు పవర్ ని నియంత్రించడానికి ట్రాన్సిస్టర్ లేదా మరేదైనా ఉపయోగిస్తుంటే ట్రాన్సిస్టర్ అనేది బేస్ డ్రైవ్తో ఆన్ మరియు ఆఫ్ చేయబడుతుంది అయితే ఆ బేస్ డ్రైవ్ 15 V స్థాయిలో లేదా అంతకంటే తక్కువగా ఉంటుంది అయితే మోటారు 1 kV స్థాయిలో కూడా పనిచేస్తుంటుంది అది సాధ్యమే కాబట్టి మోటారు మరియు ట్రాన్సిస్టర్ బేస్డ్ డ్రైవ్ సర్క్యూట్ మధ్య ఐసోలేషన్ కలిగి ఉండడానికి ఇష్ట పడతాను ఈ ఐసోలేషన్ ను ట్రాన్స్ఫార్మర్ను ఉపయోగించడం ద్వారా చాలా చక్కగా చేయగలను కాబట్టి సాధారణంగా ట్రాన్స్ఫార్మర్లు నాకు కొంత రక్షణ అవసరమైనప్పుడు ఐసోలేషన్ కోసం ఉపయోగించబడతాయి కాబట్టి ఇది హై పవర్ వైపు ఫాల్ట్ నుండి నాకు కొంత రక్షణ ఇస్తుంది కాబట్టి హై పవర్ వైపు నేను ఫాల్ట్ కలిగి ఉంటే అది లో పవర్ వైపు ప్రభావితం చేయదు నేను DC మోటారును నియంత్రించే కంప్యూటర్ మైక్రోప్రాసెసర్లను కలిగి ఉండవచ్చు హై పవర్ వైపు సమస్య ఉంటే కంప్యూటర్ కంప్లీట్లీ కాంక్ అవుట్ అవ్వాలని నేను కోరుకోను కాబట్టి నేను ఐసోలేషన్ను ఉపయోగించవచ్చు మరొక అప్లికేషన్ మెజర్మెంట్ కోసం నేను ఇప్పటికే ఒకసారి దీని గురించి ప్రస్తావించాను కాబట్టి ఇది పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ కావచ్చు నేను ట్రాన్స్మిషన్ లెవెల్లో ఉండేటువంటి 400 kV పరిమాణాన్ని కొలవాలనుకుంటున్నాను నాకు 400 kV రేంజ్ లో వోల్టమీటర్ ఉండదు కాబట్టి పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ను ఉపయోగించి దాన్ని తగ్గించి ఆపై తక్కువ రేంజ్ లోని వోల్టమీటర్ కు ఇవ్వాలి అనుకుంటున్నాను కాబట్టి తప్పనిసరిగా దీనిని హై వోల్టేజ్లను కొలవడానికి ఉపయోగిస్తారు అదేవిధంగా నేను కరెంట్ ట్రాన్స్ఫార్మర్ను కలిగి ఉండవచ్చు ఇది కరెంట్ విలువను తగ్గిస్తుంది తద్వారా ఇది అమ్మీటర్ రేంజ్ లోనికి వస్తుంది కాబట్టి ఇది ఎక్కువ కరెంట్ను మెజర్ చేయడానికి తప్పనిసరిగా ఉపయోగించబడుతుంది కాని స్పష్టంగా దీనిని AC మెజర్మెంట్ కోసం మాత్రమే ఉపయోగించవచ్చు DC మెజర్మెంట్ కోసం దీనిని ఉపయోగించలేము స్పష్టంగా ఇది AC మెజర్మెంట్ కోసం మాత్రమే చివరగా ఆటో ట్రాన్స్ఫార్మర్లు మరియు ట్యాప్ చేంజింగ్ ట్రాన్స్ఫార్మర్లు కూడా ఉన్నాయి ఆటో ట్రాన్స్ఫార్మర్ ఉదాహరణకు సింగిల్ వైండింగ్ ట్రాన్స్ఫార్మర్ కాబట్టి నేను ఒక కోర్ మీద చుట్టబడి ఉన్న వైండింగ్ కలిగి ఉండవచ్చు నేను ప్రస్తుతం కోర్ ని చూపించడం లేదు కాబట్టి 1000 టర్న్స్ ఉంటే నేను 980 టర్న్స్ వచ్చే వరకు మాత్రమే వోల్టేజ్ను సరఫరా చేయవచ్చు కాబట్టి నేను నా ట్రాన్స్ఫార్మర్లో మొత్తం అవైలబుల్ టర్న్స్ సంఖ్య కంటే తక్కువ సంఖ్యలో మాత్రమే టర్న్స్ ని కనెక్ట్ చేస్తున్నాను బహుశా నేను ఇక్కడ 230 V కి కనెక్ట్ చేస్తున్నాను కాబట్టి నేను అవుట్పుట్ వద్ద పొందేది సులభంగా 250 V వరకు వెళ్ళవచ్చు ఇది స్టెప్పింగ్ అప్ లాంటిది కానీ ఇది 2 వైండింగ్లతో కాదు అయితే మరొక వైపు టర్న్స్ సంఖ్య కొంచెం ఎక్కువగా ఉండటం వలన కాబట్టి నేను 900 టర్న్స్ కి మాత్రమే వోల్టేజ్ను సరఫరా చేస్తున్నాను అనుకుందాము అయితే అవుట్పుట్లో నేను ట్యాప్ చేస్తున్నది 1000 టర్న్స్ కు అనుగుణంగా ఉంటుంది కాబట్టి స్పష్టంగా నేను 900 టర్న్స్ కు 900 వోల్టులను వర్తింపజేస్తుంటే ట్రాన్స్ఫార్మర్లోని మొత్తం టర్న్స్ సంఖ్య అయిన 1000 టర్న్స్ లో 1000 వోల్ట్లను నేను పొందగలుగుతాను ఇక్కడ స్పష్టంగా ఎటువంటి ఐసోలేషన్ లేదు ప్రైమరీ మరియు సెకండరీ తప్పనిసరిగా ఒకే వైండింగ్ అందులో తక్కువ టర్న్స్ ప్రైమరీ వైపు ఉన్నాయి మరియు ఎక్కువ సంఖ్యలో టర్న్స్ సెకండరీ వైపు ఉన్నాయి అంతే తేడా కాబట్టి ఇది తప్పనిసరిగా నేను ఎన్ని టర్న్స్ ట్యాప్ చేస్తున్నాను అనే దానిపై ఆధారపడి స్టెప్ అప్ చేయడానికి లేదా స్టెప్ డౌన్ చేయడానికి అనుమతిస్తుంది నేను ఇందులో అనేక సంఖ్యలో ట్యాపింగ్స్ కలిగి ఉన్నాను అని చెబుతున్నాను నేను ఇక్కడ నుండి ట్యాప్ చేయవచ్చు నేను ఇక్కడ నుండి ట్యాప్ చేయవచ్చు నేను ఇక్కడ నుండి ట్యాప్ చేయవచ్చు కాబట్టి నేను దీనిని 1 గా పిలుస్తాను ఇది ట్యాప్ 2 ఇది ట్యాప్ 3 కాబట్టి నేను బహుళ సంఖ్యలో ట్యాప్లను కలిగి ఉండగలను మరియు ఈ ఆటో ట్రాన్స్ఫార్మర్ నుండి ఏ వోల్టేజ్ మొత్తాన్ని అయినా ట్యాప్ చేయడానికి నేను ఎంచుకోగలను నా అవసరానికి అనుగుణంగా నేను దానిని చేయగలగాలి కాబట్టి ఈ రకమైన ట్రాన్స్ఫార్మర్ను ట్యాప్ చేంజింగ్ ట్రాన్స్ఫార్మర్ అని కూడా పిలుస్తారు ఎందుకంటే మీరు ఒక ట్యాప్ నుండి మరొకదానికి మారవచ్చు ఎందుకంటే ఈ అప్లికేషన్లు మన సబ్స్టేషన్లలో చాలా ప్రబలంగా ఉన్నాయి మరియు ఇది మీ జనరేటింగ్ స్టేషన్ల స్విచ్ యార్డ్ లో కూడా ఉండవచ్చు ఎందుకంటే నా జనరేటర్ 15 కిలోవోల్ట్లను జనరేట్ చేస్తోందని అనుకుందాము మరియు ట్రాన్స్మిషన్ కోసం 400 కిలోవోల్ట్ల వరకు పెంచడానికి ప్రయత్నిస్తున్నాను నామినల్ లోడ్లో అవుట్పుట్ వద్ద 400 కిలోవోల్ట్లను కలిగి ఉన్నప్పుడు దీనిని 100 శాతం లోడ్ అనుకున్నాము స్పష్టంగా ట్రాన్స్ఫార్మర్ లోపల జనరేటర్ లోపల కొంత అంతర్గత డ్రాప్ ఉంటుంది ఎందుకంటే వాటిలో అన్నింటికీ కొంత R మరియు కొంత jX ఉన్నాయి కనుక క్యారీ చేస్తున్న కరెంట్ ఆధారంగా ఈ పరికరాలు కొంత డ్రాప్ కలిగి ఉంటాయి కాబట్టి జనరేటర్ యొక్క టెర్మినల్ వద్ద వోల్టేజ్ 400 kV నుండి నా ట్రాన్స్ఫార్మర్ మరియు జనరేటర్ యొక్క RjX మరియు కరెంటుల లబ్దాన్ని తీసివేయగా వచ్చే విలువ అవుతుందని నేను చెప్తాను వాస్తవానికి నేను పవర్ ఫ్యాక్టర్ యాంగిల్ ని చేర్చాలి ఎటువంటి సందేహం లేదు ఇది నేను టెర్మినల్ వోల్టేజ్ పొందే విధానము నేను కొన్ని లోడ్లను స్విచ్ ఆఫ్ చేస్తే లోడ్లు పోతాయి అప్పుడు కరెంట్ తగ్గుతుంది కరెంట్ తగ్గితే కొత్త కరెంట్ ద్వారా గుణించబడిన RjX నేను ఇంతకు ముందు వచ్చిన దానితో పోలిస్తే ఖచ్చితంగా చిన్నదిగా ఉంటుంది కాబట్టి డ్రాప్ తక్కువగా ఉంటుంది మొదట నేను 400 మైనస్ ఈ డ్రాప్ ను 380 KV గా పొందుతున్నానని అనుకుందాము మరియు నేను జనరేటర్ టెర్మినల్ చివరిలో లేదా ట్రాన్స్మిషన్ లైన్ యొక్క చివరి టెర్మినల్ వద్ద 380 kV ని మాత్రమే ఆశిస్తున్నాను కానీ ఇప్పుడు అది 390 kVకి లేదా 395 kV అంత ఎక్కువకు వెళ్ళవచ్చు నా పరికరాలు 395 kVని తట్టుకోలేకపోవచ్చు కాబట్టి నేను తక్కువ సంఖ్యలో టర్న్స్ వద్ద ట్యాప్ పెట్టాలనుకుంటున్నాను మీరు నా పాయింట్ అర్థం చేసుకుంటున్నారు కదా నేను మొదట నా ట్యాప్ ఇక్కడ ఉంచి ఉండవచ్చు ఇప్పుడు నేను నా ట్యాప్ను తక్కువ పాయింట్ వద్ద ఉంచాలనుకుంటున్నాను నేను దానిని తక్కువ పాయింట్లో ఉంచితే ఇన్కమింగ్ వోల్టేజ్ కూడా కొంత తగ్గుతుంది ఒకవేళ వోల్టేజ్ తగ్గితే తదనుగుణంగా నేను టెర్మినల్లో కూడా నేను పొందుతున్న దానికంటే కొంచెం తక్కువ వోల్టేజ్ కలిగి ఉండబోతున్నాను కాబట్టి ట్యాప్ చేంజింగ్ ట్రాన్స్ఫార్మర్ వోల్టేజ్లో చిన్న సర్దుబాట్లు చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది తద్వారా ఏదైనా ఎక్కువ డ్రాప్ లేదా తక్కువ డ్రాప్ భర్తీ చేయబడుతుంది కాబట్టి ట్యాప్ చేంజింగ్ ట్రాన్స్ఫార్మర్ల యొక్క ప్రధాన ప్రయోజనం ట్రాన్స్ఫార్మర్ యొక్క అప్లికేషన్లు ఇక చాలు ఇది ట్రాన్స్ఫార్మర్ యొక్క ఫంక్షనాలిటీలో వేరియేషన్స్ అయిన పవర్ ట్రాన్స్ఫార్మర్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ మెజర్మెంట్ ట్రాన్స్ఫార్మర్ ఐసోలేషన్ ట్రాన్స్ఫార్మర్ మరియు ఆటో ట్రాన్స్ఫార్మర్ వంటి వైవిధ్యాలకు దారితీస్తుంది కాబట్టి ఇవి అప్లికేషన్ ప్రకారం ట్రాన్స్ఫార్మర్ యొక్క వివిధ క్లాసిఫికేషన్స్ ఇపుడు మనము ట్రాన్స్ఫార్మర్లోని ఇంకొక వేరియేషన్ లేదా క్లాసిఫికేషన్ ని చూడటానికి ప్రయత్నిద్దాం ఇది వాస్తవానికి సింగిల్ ఫేజ్ లేదా త్రీ ఫేజ్ సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ సాధారణంగా డొమెస్టిక్ అప్లికేషన్స్ లో మాత్రమే ఉపయోగించబడుతుంది మీరు ట్రాన్స్మిషన్ లేదా డిస్ట్రిబ్యూషన్ అప్లికేషన్లో సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ను చూడలేరు అన్ని ట్రాన్స్మిషన్ మరియు డిస్ట్రిబ్యూషన్ అప్లికేషన్ లలో త్రీ ఫేజ్ ఎల్లప్పుడూ ఉపయోగించబడతాయి ఇక్కడ కన్స్ట్రక్షన్ ఆధారంగా మనకు మరో రకమైన క్లాసిఫికేషన్ కూడా ఉంది కాబట్టి కన్స్ట్రక్షన్ ఆధారంగా మనకు కోర్ టైప్ కన్స్ట్రక్షన్ లేదా షెల్ టైప్ కన్స్ట్రక్షన్ అని ఉంటాయి కోర్ టైప్ కన్స్ట్రక్షన్ అంటే అర్థం ఏమంటే నేను బహుశా ఇలాంటి లామినేషన్ను కలిగి ఉంటాను సాధారణంగా లామినేషన్లు 2 ముక్కలుగా తయారయ్యే విధంగా తయారు చేయబడతాయి ఒకటి C షేప్ లో ఉంటుంది మీరు దీనిని C షేప్ గా పిలిస్తే మరొకటి కేవలం సరళ రేఖ లేదా రాడ్ రకమైన నిర్మాణంగా ఉంటుంది ఇప్పుడు నేను చేయబోయేది ఏమిటంటే ఇక్కడ ఒక వైండింగ్ పెడుతాను బహుశా ఇక్కడ మరొక వైండింగ్ కాబట్టి నేను దీనిని కోర్ టైప్ కన్స్ట్రక్షన్ అని పిలుస్తాను ఇక్కడ దయ చేసి ఒక విషయం గమనించాలి వైండింగ్ కి ఒక వైపు మాత్రమే ఐరన్ కలిగి ఉంటాను అదే వైండింగ్ కి ఇంకొక వైపు ఎయిర్ కలిగివుంటాను కాబట్టి సహజంగానే నేను ఇక్కడ ప్రవహించే ఏదైనా ఫ్లక్స్ లైన్లని చూస్తే నేను లీకేజ్ అని పిలవబడేది కలిగి ఉండవచ్చు ఇవి లీకేజ్ లైన్లు అవుతాయి ఈ వైపు నేను లీకేజ్ లైన్లను పరిశీలిస్తే నాకు చాలా చిన్న ఎయిర్ పాత్ ఉంది ఎక్కువ విండో అందుబాటులో లేదు కాని మరొక వైపు భారీ మొత్తంలో ఎయిర్ అందుబాటులో ఉంది కాబట్టి కోర్ కన్స్ట్రక్షన్లో కనీసం ఒక వైపున వైండింగ్లు ఎయిర్ తో సరౌండ్ చేయబడి ఉంటాయి అయితే మరొక వైపు మీరు చాలా దగ్గరగా సెకండ్ లింబ్ కలిగి ఉన్నారు అయితే షెల్ కన్స్ట్రక్షన్లో నేను వాస్తవానికి E రకం కోర్ కలిగి ఉండవచ్చు ఉదాహరణకు నేను దీనిని E ఆకారంలో ఉన్నట్లు చూపిస్తున్నాను ఇది ఇలా ఉంటుంది మరియు నేను దీనిని ప్రాథమికంగా నా కోర్ గా కలిగి ఉండబోతున్నాను మరియు నేను మళ్ళీ ఇలాంటి సరళ రేఖ సహాయంతో దీన్ని ఈవిధంగా క్లోజ్ చేస్తున్నాను కాబట్టి నేను ప్రాథమికంగా వైండింగ్ ని ఇక్కడ సెంట్రల్ పోర్షన్ లో మాత్రమే ఉంచాను కాబట్టి నేను ప్రైమరీ మరియు సెకండరీ రెండింటినీ వైండింగ్ యొక్క మిడిల్ పోర్షన్ లో మాత్రమే ఉంచాను అంటే ఇరువైపులా నేను దాని చుట్టూ ఐరన్ కలిగి ఉంటాను కాబట్టి ఈ సందర్భంలో రిలక్టన్స్ చాలా చాలా తక్కువగా ఉంటుంది ఈ కారణంగా మాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అన్నీ ఈ విధంగా లేదా ఈ విధంగా కోర్ లోకి మాత్రమే పరిమితం అయి ఉండడానికి ప్రయత్నిస్తాయి అరుదుగా ఎయిర్ లోకి ఎస్కేప్ అవుతాయి అదే మనము ఇంకొక కేస్ గమనిస్తే ఇక్కడ వైండింగ్ చుట్టుపక్కల చాలా పెద్ద మొత్తంలో ఎయిర్ ఉండడం వల్ల ఎక్కువ సంఖ్యలో లైన్లు ఎయిర్ లోకి లీక్ అవుతాయి వాటిలో కొన్ని ఖచ్చితంగా రెండు సందర్భాల్లోనూ ఎయిర్ లోకి లీక్ అవుతాయి కానీ ఈ సందర్భంలో లీక్ అయ్యే లైన్స్ కొంచెం ఎక్కువగా ఉంటాయి కాబట్టి ప్రాథమికంగా నేను ఈ రెండు కన్స్ట్రక్షన్ టైప్స్ కలిగివుంటాను ఇక్కడ లీకేజీ కొంచము ఎక్కువగా ఉంటుంది మరియు స్పష్టంగా ఇది ఎక్కువ ఎక్సపెన్సివ్ గా ఉంటుంది అని చెప్పగలను ఎందుకంటే ఈ కోర్ ని కన్స్ట్రక్ట్ చేయడానికి ఎక్కువ మొత్తంలో ఐరన్ అవసరము అవుతుంది కాబట్టి ఈ కోర్ ని కన్స్ట్రక్ట్ చేయడానికి నాకు ఎక్కువ మొత్తంలో ఐరన్ అవసరము అవుతుంది ఇవి మనము చూసిన రెండు రకాలైన కన్స్ట్రక్షన్స్ నేను ఎక్కడైతే ఎక్కువ రిలక్టన్స్ తట్టుకోలేనో అక్కడ కన్స్ట్రక్షన్ ను ఈ షెల్ టైప్ కన్స్ట్రక్షన్ ని అడాప్ట్ చేసుకుంటాను ఇంకొక విషయము మనము ఇక్కడ చేయవలసినది ఏమిటంటే కోర్ ని ఈ విధంగా కన్స్ట్రక్ట్ చేస్తాము ప్రాథమికంగా C షేప్ ని కలిగి ఉండి ఆ తర్వాత స్ట్రెయిట్ లైన్ లాంటి దానిని ఒకదాని వెనుక ఒకటి స్టాక్ చేయడం కంటే సెకండ్ స్టాంపింగ్ ని ఇలా ఉంచడానికి ప్రిఫర్ చేస్తాము దీనిని ఫస్ట్ స్టాక్ లేక ఇది ఫస్ట్ స్టాంపింగ్ అనుకుంటే అపుడు సెకండ్ స్టాంపింగ్ జస్ట్ అపోజిట్ గా ఉంటుంది కాబట్టి ఇక్కడ బాటమ్ లో C షేప్ ఉండొచ్చు మరియు బేసిక్ గా ఈ స్ట్రెయిట్ లైన్ టాప్ లో ఉంటుంది ఇంకా నేను ఎయిర్ గ్యాప్ కంటిన్యూయస్ గా ఉండకుండా చేయడానికి వీటిని ఒక దాని వెనుక ఒకటి ఉంచుతాను నేను కొంత ఎయిర్ గ్యాప్ కలిగి ఉంటాను నాకు ఇష్టము ఉన్నా లేకున్నా ఇక్కడ కొంత ఎయిర్ గ్యాప్ కలిగి వుంటాను అదే విధంగా ఈ సందర్భంలో కూడా ఇక్కడ స్మాల్ ఎయిర్ గ్యాప్ కలిగి ఉంటాను ఈ ఎయిర్ గ్యాప్ కంటిన్యూయస్ ఒక దాని వెనుక ఒకటి కంటిన్యూ అవ్వాలి అని నేను కోరుకోవడం లేదు ఎందుకంటే ఇది రిలక్టన్స్ ని పెంచుతుంది కాబట్టి ఫస్ట్ స్టాంపింగ్ లో స్ట్రెయిట్ పోర్షన్ ని బాటమ్ లో ఉంచుతాము అలాగే సెకండ్ స్టాంపింగ్ లో స్ట్రెయిట్ పోర్షన్ ని టాప్ లో ఉంచుతాము లేదా వైస్ వెర్సా గా కూడా ఉండొచ్చు దీనిని ఇలా ఫస్ట్ సెకండ్ థర్డ్ మరియు ఫోర్త్ ఇలా కంటిన్యూయస్ గా చేస్తాను ఈ విధంగా నేను ఇక్కడ కూడా చేయగలగాలి ఒక కేస్ లో నేను టాప్ లో E ని పెట్టొచ్చు ఇంకా బాటమ్ లో నేను స్ట్రెయిట్ లైన్ ని పెట్టొచ్చు మరియు సెకండ్ స్టాంపింగ్ లో టాప్ లో స్ట్రెయిట్ లైన్ కలిగి వుంటాను మరియు బాటమ్ లో E కలిగి ఉంటాను నేను దీనిని ఆల్టర్నేట్ గా చేయొచ్చు తద్వారా ఎయిర్ గ్యాప్ స్టాంపింగ్స్ గుండా కంటిన్యూ అవకుండా చేయగలను ఇలా ఆల్టర్నేట్ గా అమర్చడం వలన రిలక్టన్స్ కొంత వరకు పరిమితం అవుతుంది కాబట్టి ఇవి ట్రాన్స్ఫార్మర్ యొక్క కొన్ని కన్స్ట్రక్షనల్ వివరాలు సాధారణంగా కోర్ మెటీరియల్ సిలికాన్ స్టీల్ తో తయారయి ఉంటుంది మరియు స్టాంపింగ్ మందం 0 3 నుండి 0 5 mm మధ్య ఏదైనా విలువ కలిగి ఉండొచ్చు ప్రతి స్టాంపింగ్ యొక్క మందం బహుశా ఇక్కడ చూపించిన విధంగా ఉంటుంది కానీ ఇక్కడ సందేహం ఏమిటంటే కోర్ ని ఒకే సింగల్ స్టాంపింగ్ గా స్క్వేర్ షేప్ లో కానీ E క్లోజ్డ్ షేప్ లో కానీ ఎందుకు చేయకూడదు ఇక్కడ వైండింగ్స్ చాలా చాలా హెవీగా ఉంటాయి అని మీరు తెలుసుకోవాలి ఒకవేళ వైండింగ్స్ హెవీ గా ఉంటే ప్రీ ప్రొసెస్డ్ కోర్ చుట్టూ వైండింగ్స్ ని మాన్యువల్ గా లేదా మెషిన్ వైండ్ వైండింగ్స్ ని చేయడం అయినా చాలా కష్టమైన పని అందుకే ఇక్కడ మనము ఏమి చేస్తాము అంటే స్టాంపింగ్ ని C షేప్ లో తయారు చేస్తాము తర్వాత ఒక ఫింగర్ కు రింగ్ ని పెట్టినట్లు వైండింగ్ ని పెడుతాము కాబట్టి రింగ్ ని పెట్టి ఆ తర్వాత మరొక వైపుని క్లోజ్ చేస్తాము ట్రాన్స్ఫార్మర్స్ ని సాధారణంగా ఇలానే చేస్తారు ఎందుకంటే వైండింగ్స్ చాలా హెవీగా ఉంటాయి కాబట్టి కాబట్టి మీరు తప్పనిసరిగా పెద్ద ప్రాబ్లెమ్ కలిగి ఉంటారు వాస్తవానికి త్రీ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్స్ ని రవాణా చేయడం చాలా కష్టం ఈ కారణం గా పవర్ స్టేషన్ తయారు చేస్తున్నప్పుడు వాళ్లు ట్రాన్స్ఫార్మర్స్ ని ట్రాన్స్పోర్ట్ చేయడం కోసం రోడ్స్ ని రి బిల్డ్ చేయడం బ్రిడ్జిలను ని రి బిల్డ్ చేయడం రైల్వే ట్రాక్స్ ని రి బిల్డ్ చేయడం చేయాల్సి వస్తుంది ఉదాహరణకు BHEL భోపాల్ BHEL హరిద్వార్ చాలా ట్రాన్స్ఫార్మర్స్ ని తయారు చేస్తాయి కాబట్టి ఆంధ్ర ప్రదేశ్ లో రామగుండం ప్లాంట్ ని కన్స్ట్రక్ట్ చేసినప్పుడు మధ్యలో ఉన్న బ్రిడ్జెస్ రైల్వే ట్రాక్స్ మరియు రోడ్స్ అన్నింటినీ సింక్ అవ్వకుండా ఉండడానికి చాలా బలంగా రిఇన్ఫోర్స్ చేశారు లేకపోతే మీరు రోడ్ మరియు ట్రాక్స్ అన్నీ కూలి పోవడాన్ని చూసి ఉండేవారు కాబట్టి మెకానికల్ స్ట్రెంగ్త్ ని కూడా కన్సిడర్ చేయడం చాలా ఇంపార్టెంట్ లేదంటే మీరు సాధారణంగా త్రీ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్స్ ని ట్రాన్స్పోర్ట్ చేయలేరు ఈ కారణంగానే త్రీ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్స్ ని సాధారణంగా మూడు సింగల్ ఫేజ్ బ్యాంక్స్ తో చేస్తారు ఎప్పుడూ కూడా త్రీ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ ని నేరుగా త్రీ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ గా తయారు చేయరు మనము మూడు సింగల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్స్ ని తయారు చేసి వాటిని స్టార్ లేదా డెల్టాలలో ఎక్స్టర్నల్ గా కనెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తాము దానివలన రవాణా చేయడం సులభం అవుతుంది ఇంకా కొన్ని బ్యాకప్స్ ని స్టోర్ చేయాలి అనుకుంటే ఈ బ్యాకప్స్ ని పూర్తి త్రీ ఫేజ్ గా స్టోర్ చేయడం కంటే కూడా సింగల్ ఫేజ్ గా స్టోర్ చేయగలరు ఈ విధంగా మనీ కూడా ఆధా చేయొచ్చు ఈ కారణం గానే నార్మల్ గా త్రీ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్స్ బ్యాంక్స్ ఏవీ నేరుగా త్రీ ఫేజ్ కన్స్ట్రక్షన్ అయి ఉండవు అవి మూడు సింగల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్స్ గా స్టార్ లేదా డెల్టా కాన్ఫిగరేషన్ లో కనెక్ట్ చేయబడి ఉంటాయి ఇపుడు మనము ట్రాన్స్ఫార్మర్స్ యొక్క ఎనాలిసిస్ ని చూద్దాము ఇక్కడ నేను సింగల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్స్ ని డయాగ్రమ్ రూపంలో రెప్రజంట్ చేస్తున్నాను నేను ఈ విధంగా రెండు వైండింగ్స్ ని చూపిస్తాను ఈ రెండింటినీ తప్పనిసరిగా రెండు పారలల్ లైన్ల సహాయంతో చూపుతాము ఇంకా కోర్ ని మధ్యలో ఉన్న రెండు పారలల్ లైన్ల సహాయంతో చూపిస్తాము ఇది ట్రాన్స్ఫార్మర్ యొక్క రెప్రజంటేషన్ ఇక్కడ నేను బహుశా V1 వోల్టేజ్ ని అప్లై చేస్తాను మరియు నేను V2 వోల్టేజ్ అవుట్ ఫుట్ గా పొందబోతున్నాను సెకండరీ సైడ్ లో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ని కలిగించడానికి కావలసిన ఫ్లక్స్ ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం ఇవి సిలికాన్ స్టీల్ లేదా ఫెర్రోమాగ్నెటిక్ మెటీరియల్ తో తయారు చేయబడి ఉంటాయి అందువలన నాకు ఎక్కువ మొత్తంలో MMF అవసరము ఉండదు రిలక్టన్స్ చాలా చాలా తక్కువగా ఉంటుంది ఇలా తక్కువ రిలక్టన్స్ ఉండడం వలన నామినల్ ఫ్లక్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి నాకు చాలా చాలా తక్కువ మొత్తంలో మాత్రమే MMF అవసరం అవుతుంది ఐడియల్లీ నేను 0 MMF దానిని చేయడానికి సరిపోతుంది అని చెప్పగలను ఇది నిజము కాదు రిలక్టన్స్ జీరో గా ఉండదు రిలక్టన్స్ కొంత మినిమమ్ క్వాంటిటీ ఉంటుంది కాబట్టి రిలక్టన్స్ ని మనము ఎంత ఫ్లక్స్ ని ఎస్టాబ్లిష్ చేయాలి అనుకుంటామో దానితో మల్టిప్లై చేస్తే వచ్చేదే ఇక్కడ MMF కి కాంట్రిబ్యూట్ చేస్తుంది ఫెర్రోమాగ్నెటిక్ కోర్ ట్రాన్స్ఫార్మర్ లో ఈ MMF తక్కువ పరిమాణంలో ఉంటుంది కాబట్టి కోర్ లో ఫ్లక్స్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి నాకు మినిమమ్ కరెంటు చాలా మినిమమ్ కరెంటు మాత్రమే అవసరము అవుతుంది అని చెప్పగలను ఇలా జరగడానికి ముఖ్య కారణం కోర్ మెటీరియల్ కి నేను చాలా చాలా తక్కువ రిలక్టన్స్ కలిగి ఉండడం ఇప్పుడు నేను ట్రాన్స్ఫార్మర్ కలిగి ఉన్నాను అనుకుందాం మరియు నేను ఫ్లక్స్ ని ఎస్టాబ్లిష్ చేశాను అనుకుందాం నిజానికి ఇది msint చేత ఇవ్వబడిన ఫ్లక్స్ ఇది కోర్ లో ఎస్టాబ్లిష్ చేయబడిన ఫ్లక్స్ నేను కోర్ కోసం మంచి పర్మియబిలిటీ ని కలిగి ఉన్నానని ఊహించుకుంటే ప్రైమరీ వైండింగ్ను లింక్ అవుతున్న ఫ్లక్స్ ఏదైతే ఉందో ఆ మొత్తం ఫ్లక్స్ కూడా సెకండరీ వైన్డింగ్ కు కూడా లింక్ అవ్వాలి కాబట్టి ఈ ఫ్లక్స్ ప్రైమరీ వైండింగ్కు మాత్రమే లింక్ కావడం లేదు ఇది ప్రైమరీ మరియు సెకండరీని కూడా లింక్ అవుతున్న ఫ్లక్స్ రెండూ ఒకే మొత్తంలో ఫ్లక్స్తో లింక్ చేయబడి ఉంటాయి కావున నేను ఫారడేస్ లా ప్రకారం ప్రైమరీ మరియు సెకండరీ లో ఇండ్యూస్డ్ EMF విలువ ddt గా ఉంటుంది అని చెప్పగలను కాబట్టి నేను దీనిని mcost గా వ్రాయగలను ఇదే ఇండ్యూస్డ్ EMF గా ఉంటుంది ఇది ఇండుస్డ్ EMF అయితే దీనిని m2f cost గా రాయవచ్చు ఇక్కడ f అంటే మొత్తం కరెంటు లేదా ఫ్లక్స్ ఆసిలేట్ అవుతున్న ఫ్రీక్వెన్సీ అది ఆసిలేట్ అవుతున్న ఫ్రీక్వెన్సీ ఇప్పుడు నేను ఇండ్యూస్డ్ EMF యొక్క RMS విలువ m2f2 కి సమానంగా ఉంటుంది అని చెప్పగలను వోల్టేజ్ యొక్క పీక్ వాల్యూ m2f అవుతుంది నేను దీనిని2 తో డివైడ్ చేస్తే RMS విలువ వస్తుంది ఇది మనకు తప్పనిసరిగా దానిని కాలిక్యులేట్ చేస్తే అది మనకు 4 44 f mని ఇస్తుంది ఇది ట్రాన్స్ఫార్మర్ లో సింగల్ టర్న్ కి ఇండ్యూస్ అయ్యే వోల్టేజ్ అవుతుంది ఒకవేళ నేను ఒక టర్న్ గురించి మాట్లాడితే ఇండ్యూస్డ్ EMF ddtఅవుతుంది అదే మనము సిరీస్ లో కనెక్ట్ అయి ఉన్న n టర్న్స్ ని గురించి మాట్లాడితే ఇక్కడ ఇండ్యూస్ అయ్యే మొత్తం వోల్టేజ్ ddtకి n రెట్లు ఉంటుంది ప్రైమరీలో ఇండ్యూస్ అయ్యే వోల్టేజ్ ఇండ్యూస్డ్ EMF పర్ టర్న్ ని ET అని అనుకుంటే నేను ET ని ప్రైమరీ టర్న్స్ సంఖ్య N1తో గుణించగా వచ్చే విలువకు సమానంగా ఉంటుంది అలాగే ET ని N2తో గుణించగా వచ్చే విలువ సెకండరీ లో ఇండ్యూస్ అయ్యే వోల్టేజ్ అవుతుంది అని చెప్పగలను కావున దీని నుండి నేను V1V2N1N2 అని చెప్పగలను ఇది ట్రాన్స్ఫార్మర్ యొక్క ప్రాథమిక వోల్టేజ్ ఈక్వేషన్ ఇపుడు మనము ట్రాన్స్ఫార్మర్ ని లోడ్ కి కనెక్ట్ చేస్తే ఏమవుతుందో చూడడానికి ప్రయత్నం చేద్దాము మొదట ట్రాన్స్ఫార్మర్ ని లోడ్ కి కనెక్ట్ చేయకుండా ఉన్నపుడు ఎలా ఉంటుందో ఇక్కడ రెప్రజంట్ చేస్తాను ఇది కోర్ మరియు ప్రైమరీ ఇక్కడ వైండ్ అయి ఉన్నట్లు మరియు సెకండరీ ఇక్కడ వైండ్ అయి ఉన్నట్లు చూపిస్తున్నాను నేను ఇక్కడ V1 వోల్టేజ్ను అప్లై చేస్తున్నాను నేను ఇక్కడ V2 వోల్టేజ్ను పొందాలని ఆశిస్తున్నాను ప్రస్తుతం సెకండరీ సైడ్ ఓపెన్ చేయబడి ఉంది మరియు ఇక్కడ ప్రాధమికంగా గ్రహించబడినది ఫ్లక్స్ ను ఎస్టాబ్లిష్ చేయడానికి అవసరమైన కరెంట్ మాత్రమే అంతకన్నా ఎక్కువ ఏమీ కాదు నామినల్ ఫ్లక్స్ అయినటువంటి ఫ్లక్స్ ను ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటే కోర్ అధిక పర్మియబిలిటీని కలిగి ఉన్నందున నాకు చాలా చాలా తక్కువ మొత్తంలో మాత్రమే కరెంట్ అవసరం అవుతుంది కాబట్టి సెకండరీ ఓపెన్ సర్క్యూట్ అయినప్పుడు ట్రాన్స్ఫార్మర్ గ్రహిస్తున్న చేస్తున్న కరెంట్ను నో లోడ్ కరెంట్ అని పిలుస్తారు ట్రాన్స్ఫార్మర్లో ఎటువంటి లోడ్ కనెక్ట్ కానప్పుడు నేను ఈ కరెంట్ I0 ని నో లోడ్ కరెంట్ అని పిలుస్తాను ఇది ట్రాన్స్ఫార్మర్ యొక్క నో లోడ్ కరెంట్ మీ కోర్ ఫెర్రో మాగ్నెటిక్ కోర్ యొక్క అధిక పర్మియబిలిటీ కారణంగా ఇది నిజంగా చిన్నదిగా ఉంటుంది చాలా స్పష్టంగా ఇది ఎయిర్ కోర్ ట్రాన్స్ఫార్మర్ అయితే నో లోడ్ కరెంట్ కూడా చాలా పెద్దదిగా ఉంటుంది మీరు అర్థం చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను నాకు ఎటువంటి లోడ్ లేనప్పటికీ ఫ్లక్స్ ను ఎస్టాబ్లిష్ చేయడానికి ఎయిర్ గ్యాప్ యొక్క అధిక రిలక్టన్స్ కారణంగా చాలా ఎక్కువ కరెంట్ లేదా చాలా ఎక్కువ మొత్తంలో MMF అవసరం అవుతుంది కాబట్టి కోర్ ఎయిర్ తో రూపొందించబడితే అది ఎయిర్ కోర్ ట్రాన్స్ఫార్మర్ అయితే అప్పుడు నాకు నో లోడ్ కండిషన్ లో కూడా చాలా పెద్ద కరెంట్ అవసరం అవుతుంది ఇప్పుడు నేను లోడ్ను కనెక్ట్ చేయబోతున్నానని అనుకుందాము ఇది నా ప్రైమరీ మరియు నేను V1 ను అప్లై చేస్తాను మరియు నేను కలిగి ఉన్నది ఏమిటంటే I0 ఇది నో లోడ్ దగ్గర ఇప్పుడు నేను సెకండరీని ఒక లోడ్ తో కనెక్ట్ చేయబోతున్నాను కాబట్టి ఇది లోడ్ మరియు ఇది వాస్తవానికి I2 కరెంట్ తీసుకుంటుంది అని చెప్పుకుందాము ఇది I2 కరెంటును తీసుకుంటున్నప్పుడు ముఖ్యంగా ఈ కరెంట్ కూడా ఊరికే ఉండడం లేదు అది ఖచ్చితంగా ఫ్లక్స్ ను ఎస్టాబ్లిష్ చేస్తుంది మరియు అది ఫ్లక్స్ ను ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు ఇది మళ్ళీ ఆల్టర్నేటింగ్ నేచర్ కలిగి ఉంటుంది ఎందుకంటే V2 ఆల్టర్నేటింగ్ I2 ఆల్టర్నేటింగ్ గా ఉండాలి మరియు నేను ఖచ్చితంగా ఎస్టాబ్లిష్ అయిన ఆల్టర్నేటింగ్ ఫ్లక్స్ కలిగి ఉంటాను ఈ ఫ్లక్స్ ఒరిజినల్ ఫ్లక్స్ కు అడిటివ్ అయితే ఫ్లక్స్ చివరికి ఇన్ఫినిటీకి చేరుకుంటుంది చాలా పెద్ద విలువకు చేరుకుంటుంది కాబట్టి స్పష్టంగా ఇది లెంజ్ లా Lenz's law ప్రకారం అసలు ఫ్లక్స్ను వ్యతిరేకిస్తుంది I2 చేత ఎస్టాబ్లిష్ అయిన కొత్త ఫ్లక్స్ ఒరిజినల్ ఫ్లక్స్ను వ్యతిరేకిస్తుంది మరియు ఈ I2 చాలా పెద్దదిగా ఉండవచ్చు ఎందుకంటే ఇది లోడ్ డిమాండ్ చేస్తున్న దానిపై ఆధారపడి ఉంటుంది నేను 400 వోల్ట్ ల ట్రాన్స్ఫార్మర్ కలిగి ఉంటే మరియు నేను 4 Ω మాత్రమే కనెక్ట్ చేయబడి ఉంటే అప్పుడు 100 ఆంపియర్లు ప్రవహిస్తాయి కాబట్టి స్పష్టంగా లోడ్ కరెంట్ గా పెద్ద విలువ కలిగిన కరెంట్ ప్రవాహాన్ని కలిగి ఉంటాను కాబట్టి వైండింగ్ ద్వారా ప్రవహించే ఈ పెద్ద ప్రవాహం ఫ్లక్స్ ను ఎస్టాబ్లిష్ చేస్తుంది అది ఒరిజినల్ ఫ్లక్స్ను వ్యతిరేకిస్తుంది ఇది ఒరిజినల్ ఫ్లక్స్ను వ్యతిరేకిస్తే ఒరిజినల్ ఫ్లక్స్ పూర్తిగా కొలాప్స్ అవుతుంది ఒరిజినల్ ఫ్లక్స్ నశిస్తే ట్రాన్స్ఫార్మర్ యాక్షన్ ఉనికిలో ఉండదు ట్రాన్స్ఫార్మర్ యాక్షన్ అనేటువంటిది ఏమీ ఉండదు ఎందుకంటే ట్రాన్స్ఫార్మర్ యాక్షన్ వలన నాకు V2 ఉంది V2 కారణంగా మాత్రమే నాకు I2 ఉంది మరియు I2 ఇప్పుడు మరొక ఫ్లక్స్ ఉత్పత్తి చేయడానికి ముందుకు వచ్చింది అది ఒరిజినల్ ఫ్లక్స్ ను నశింప చేసిన మరింత ఫ్లక్స్ కాబట్టి మొత్తం విషయం నిలిచిపోయింది కాబట్టి ఏమి జరిగిందంటే ట్రాన్స్ఫార్మర్ యాక్షన్ కొలాప్స్ అయితే ఒకవేళ నేను V1 కలిగి ఉంటే మరియు నాకు ఇండ్యూస్డ్ EMF e1 లభించినట్లయితే ట్రాన్స్ఫార్మర్ వైండింగ్లో రెసిస్టెన్స్ ఏదీ లేదని ఊహించుకుంటే V1 సుమారుగా e1 కి సమానం అవుతుంది కాబట్టి ఇప్పుడు ఫ్లక్స్ కొలాప్స్ అయితే నేను e1 దాదాపు 0 గా మారడాన్ని కలిగి వుంటాను కాబట్టి e1 దాదాపు 0 గా మారితే ప్రైమరీ వైండింగ్లోకి వెళ్లే కరెంట్ V1 e1 ని ప్రైమరీ వైండింగ్ యొక్క ఇంపెడన్స్ చేత భాగించగా వచ్చే విలువ అవుతుంది అది వాస్తవానికి క్రమంగా పెద్దదిగా అవుతుంది ఒకవేళ e1 తగ్గిపోతుంటే నేను V1 మరియు e1 ల మధ్య వోల్టేజ్ వ్యత్యాసం భారీ కరెంట్ను గ్రహించడాన్ని కలిగి వుంటాను ఈ కరెంట్ V1 e1R1jX1కు సమానం అవుతుంది మరియు లోడ్ కండిషన్లో ఉన్నప్పుడు ప్రైమరీ కరెంట్గా నేను పొందే ఈ I1 ఎటువంటి విలువకు తిరిగి బౌన్స్ అవుతుంది అంటే లోడ్ కనెక్ట్ చేయడం వలన వచ్చే సెకండరీ ఆంపియర్ టర్న్స్ లేదా నేను పొందే సెకండరీ MMF కి ఖచ్చితంగా సమానంగా మరియు వ్యతిరేక దిశలో ఉంచగలిగే విలువను చేరుకుంటుంది సెకండరీ ఆంపియర్ టర్న్ I2N2 అనేది సెకండరీ MMF అవుతుంది "ప్రొఫెసర్ విద్యార్థి సంభాషణ ప్రారంభమవుతుంది" విద్యార్థి ఖచ్చితంగా I1 అంటే ఏమిటి ప్రొఫెసర్ I1 అనేది ప్రైమరీలో అకస్మాత్తుగా పెరిగిన కరెంట్ ట్రాన్స్ఫార్మర్ లోడ్ కానప్పుడు ఫ్లక్స్ ను ఎస్టాబ్లిష్ చేసిన అసలు కరెంట్ I0 మరియు I1 అనేది ఒక కొత్త కరెంట్ ఇది హఠాత్తుగా ప్రైమరీలో వచ్చింది ఎందుకంటే ఫ్లక్స్ కొలాప్స్ కావడానికి ప్రయత్నిస్తున్నది మరియు e1 చాలా తక్కువ విలువలకు వెళ్ళింది కాబట్టి అకస్మాత్తుగా మీ ప్రైమరీ వైండింగ్లో కొత్త కరెంట్ వచ్చింది ఇప్పుడు ఈ I1 అనేది I2N2 లకు సమానంగా మరియు విరుద్ధంగా ఉండగలిగేంత లెవెల్ కి చేరుకుంటుంది కాబట్టి మనం కోర్ కి సంబంధించినంత వరకు ఒరిజినల్ ఫ్లక్స్ లెవెల్ కి తిరిగి వస్తాము కావున ఇది తప్పనిసరిగా ఈ I2N2I1N1 అని తెలియజేస్తుంది ఇక్కడ ఇది ప్రైమరీ వైండింగ్లో ఎస్టాబ్లిష్ చేయబడిన కొత్త కరెంట్ సహజంగానే నేను ఇప్పటికీ ఈ I0 ను కలిగి ఉంటాను అది పోయిందని నేను అనడం లేదు అయితే I1 యొక్క క్రొత్త విలువతో పోలిస్తే I0 చాలా చిన్నది కాబట్టి నేను కేవలం ఒక ఇంజనీరింగ్ అఫ్రాక్సిమేషన్ లాగా I0ను విస్మరించగలను కేవలం I0 గురించి మర్చిపోతాను మరియు నేను I2N2I1N1 అని చెబుతాను కావున నేను I1I2N2N1 అని చెప్పగలను ట్రాన్స్ఫార్మర్ యొక్క ఏ సందర్భంలో అయినా అన్ని వైండింగ్ ల యొక్క ఈ ఆంపియర్ టర్న్స్ బ్యాలెన్స్ లేక MMF బ్యాలెన్స్ అనేది వాస్తవం ఒకవేళ మనము ఇన్స్ట్రుమెంట్ ట్రాన్స్ఫార్మర్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ పవర్ ట్రాన్స్ఫార్మర్ ఇంపెడెన్స్ మ్యాచింగ్ ట్రాన్స్ఫార్మర్ ఐసోలేషన్ ట్రాన్స్ఫార్మర్ లేదా ఆటో ట్రాన్స్ఫార్మర్లలో దేనిని చూస్తున్నా ప్రతి సందర్భంలో ఈ ఆంపియర్ టర్న్ బ్యాలెన్స్ చెల్లుతుంది "ప్రొఫెసర్ విద్యార్థి సంభాషణ ముగుస్తుంది" చూడండి మనకు ప్రాథమికంగా సెకండరీ ఆంపియర్ టర్న్స్ గా I2N2 వచ్చింది ఇవి ప్రైమరీ లేదా ఒరిజినల్ గా ఎస్టాబ్లిష్ చేయబడిన ఫ్లక్స్ ను నశింప చేయడానికి ప్రయత్నిస్తున్నాయి ఇప్పుడు ప్రైమరీ తిరిగి బౌన్స్ అవుతోంది ఇది ఫ్లక్స్ను నశింప చేయడానికి అనుమతించడం లేదు కాబట్టి ఇది తప్పనిసరిగా మళ్ళీ I1 కు అనుగుణమైన కరెంట్ను ప్రసారం చేయడానికి ప్రయత్నిస్తోంది ఇది తిరిగి బౌన్స్ అవుతోంది మరియు అది సెకండరీ వైపు నుండి అది ఎదుర్కొన్న క్రొత్త పొజిషన్ ను క్యాన్సిల్ చేసేటంత కరెంట్ ను ప్రసారం చేస్తుంది అప్పుడు మాత్రమే అది అసలు స్థితికి తిరిగి వస్తుంది కాబట్టి నేను I1N1 ను MMF గా కలిగి ఉండాలి ఇది I2N2 ను వ్యతిరేకిస్తుంది రెండూ సమానంగా ఉండాలి అయితే వ్యతిరేకంగా ఉండాలి అప్పుడు మాత్రమే అది అసలు స్థితికి వస్తుంది